హాయ్ ఈ ఉపన్యాసంకు స్వాగతం మరియు ఈ ఓసిలేటర్లు మరియు నాయిస్ఉపన్యాసం తరగతి 12 కి చివరి ఉపన్యాసం కాబట్టి ఇప్పటి వరకు ఓసిలేటర్లు ఏమిటో చూశాము కాబట్టి మనం ఓసిలేటర్లు అంటే ఏమిటి మరియు ఏవి ఓసిలేటర్లు అని త్వరగా గుర్తుకు తెచ్చుకుందాం ఆపై మనం నాయిస్ లోకి వెళ్దాం సరే ఈ ప్రత్యేక కోర్సు లో ఇది రెండవ చివరి ఉపన్యాసం మనం తదుపరి ఉపన్యాసం లో డేటా షీట్ చూస్తాము చివరకు మనకు రీకాల్ ఉపన్యాసం ఉంటుంది తదుపరి కొన్ని ప్రయోగాలు ఉంటాయి కాబట్టి ఓసిలేటర్లు అంటే ఏమిటో మీరు గుర్తుచేసుకుంటే ఓసిలేటర్లకు రెండు విషయాలు అవసరమని మనకు తెలుసు దీనిని బర్ఖౌసేన్ ప్రమాణం అంటారు మొదటిది అవుట్పుట్ చిన్న సిగ్నల్ ఇది అవుట్పుట్ నుండి ఇన్పుట్కు తిరిగి ఇవ్వబడుతుంది అది ఇన్పుట్కు సిగ్నల్ కు సంబంధించి ఒకే దశలో ఉండాలి ఇన్పుట్ సిగ్నల్ 00 అయితే అవుట్పుట్ సిగ్నల్ నుండి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా ఇన్పుట్కు కూడా 0 డిగ్రీలో ఉండాలి రెండవ షరతు ఏమిటంటే Axబీటా యొక్క మోడ్ 1 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి A అంటే ఏమిటి మీ లాభం మరియు బీటా మీ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అవుతుంది కాబట్టి R మరియు C ని ఫీడ్బ్యాక్ నెట్వర్క్గా ఉపయోగించి మనం ఓసిలేటర్లను డిజైన్ చేయవచ్చు దీన్ని తక్కువ పౌనపున్యంలో ఉపయోగించవచ్చు L మరియు C ని ఉపయోగిస్తే అది ఇండక్టర్ మరియు కెపాసిటెన్స్ అనేవి రియాక్టన్స్ లేదా రియాక్టివ్ భాగాలు కాబట్టి అప్పుడు మనం అధిక పౌనపున్యాల దగ్గర పని చేయగల ఓసిలేటర్లను రూపొందించవచ్చు అని మనం చూశాము క్రిస్టల్ అంటే ఏమిటో మనం అప్పుడు చూశాము మరియు ఎలా ఏ రకమైన క్రిస్టల్ ఓసిలేటర్లు ఉపయోగించాలో చూశాము ఈ స్థిరత్వ కారకం క్రిస్టల్ ఓసిలేటర్ను ఎలా ప్రభావితం చేస్తుంది అని కూడా మనం చూశాము మీరు త్వరగా గుర్తుచేసుకుంటే హార్ట్లీ ఓసిలేటర్ మనం చూశాము క్రిస్టల్ ఓసిలేటర్లు మనం చూశాము అప్పుడు మనం UJT ఓసిలేటర్లను మరియు దాని లక్షణ వక్రతను కూడా చూశాము ఇప్పుడు నాయిస్ ఏమిటి నాయిస్ అంటే ఏమిటి కాబట్టి మీరు నాయిస్ గురించి మాట్లాడేటప్పుడు నాయిస్ అనేది విద్యుత్ సిగ్నల్లో యాదృచ్ఛిక హెచ్చుతగ్గుల వల్ల వస్తుంది ఎలక్ట్రానిక్ పరికరాల్లో నాయిస్ వీలైనంతగా మారుతుంది వివిధ ప్రభావాల ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది నాయిస్ ఎలక్ట్రానిక్ తయారీలో పరిగణించవలసిన ప్రాథమిక పరామితి ఇది సాధారణంగా సిస్టమ్ యొక్క మొత్తం పనితీరును పరిమితం చేస్తుంది కాబట్టి మీరు చూస్తే నాకు క్లీన్ సిగ్నల్ కావాలంటే సిగ్నల్ లో వక్రీకరణ ఉంటే అదీ విద్యుత్ సిగ్నల్ యొక్క యాదృచ్ఛిక హెచ్చుతగ్గుల వల్ల వస్తుంది మరియు విద్యుత్ సిగ్నల్ యొక్క ఈ యాదృచ్ఛిక హెచ్చుతగ్గులు అనేది నాయిస్ తప్ప మరొకటి కాదు ఈ యాదృచ్ఛిక హెచ్చుతగ్గులను నాయిస్ అంటారు మరియు దానిని అనేక విభిన్న ప్రభావాల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు ఇది మనం తదుపరి స్లయిడ్లో చూస్తాము ఎలక్ట్రానిక్ వ్యవస్థలో ఉత్పన్నమయ్యే అనేక ప్రభావాలు లేదా అనేక శబ్దలు ఏమిటి ఇది పరిగణించవలసిన ప్రాథమిక పరామితి ఎందుకంటే మనం ఈ నాయిస్న్ని తొలగించాలి స్వచ్ఛమైన సిగ్నల్ను పొందాలి అంటే సిగ్నల్లోని అవాంఛిత హెచ్చుతగ్గులను మనం తొలగించాలి అప్పుడు మనం కోరుకున్న సిగ్నల్ను నిలుపుకోగలము ఇప్పుడు సాధారణంగా నాయిస్ అనేక భాగాలచే సృష్టించబడుతుంది మీరు ఇక్కడ కారు ఛాపర్ సైరన్ గిటార్ రేడియో అంబులెన్స్ రేసింగ్ కారు నాయిస్ చూస్తారు కానీ ఇది అవాంఛిత సంకేతం లేదా నాయిస్ కాలుష్యం కు కారణం అవుతుంది అదేవిధంగా ఒక వ్యక్తికి నాయిస్ మరొకరికి వినోదం కాదు సరేన ఈ ప్రత్యేకమైన చిత్రాoను మీరు చాలా మంచి చిత్రంగా చూస్తే అది నియంత్రకాల డాట్ కామ్ లో సంస్థల నుండి వచ్చేది మరియు మనము సిగ్నల్ నుంచి నాయిస్న్ని చూస్తాము ఈ ప్రత్యేకమైన రేడియో నుండి వచ్చే నాయిస్ అనేది ఈ వ్యక్తికి సంగీతం మరియు ఇది ఈ మహిళలకు నాయిస్ కాబట్టి కాబట్టి నాయిస్ ఏ సందర్భంలోనైనా కామిక్ మార్గంలో వేరే విధంగా నిర్వచించవచ్చు మీరు అని చూస్తారు కానీ మనం ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం వినగలిగే నాయిస్ గురించే మాట్లాడటం లేదువిద్యుత్ సంకేతాలలో ఉండే నాయిస్ గురించి కూడా మాట్లాడుతాము కాబట్టి హార్న్ నాయిస్ లేదా ఛాపర్ నాయిస్ లేదా కొన్ని లౌడ్ స్పీకర్ నాయిస్ అనేవి చిన్న నాయిస్లు కాదు అవి పెద్ద నాయిస్లు కానీ ఇవి ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి మరియు ఇది నాయిస్ అయినప్పుడు నా చుట్టూ 100 మంది ఉన్నారు అప్పుడు నేను ఏమి మాట్లాడుతున్నానో మీకు అర్థం కాకపోవచ్చు సిగ్నల్ అంటే ఏమిటి మీరు అర్థం చేసుకోవాలి నేను ప్రస్తుతం మీకు ఏమి బోధిస్తున్నానో అది సిగ్నల్ ఆపై నా చుట్టూ 100 మంది ఉన్నారు వారు మాట్లాడుతున్నారు కాబట్టి సిగ్నల్ తిరిగి పొందడం మీకు కష్టం అవుతుంది కాబట్టి 100 మంది మాట్లాడటం అనేది నాయిస్ అని నేను చెబితే నేను ప్రస్తుతం మీకు బోధిస్తున్నది ఒక సిగ్నల్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ నాయిస్ నుంచి సిగ్నల్ ను తిరిగి పొందాలి అంటే మీరు ఈ నాయిస్న్ని ఫిల్టర్ చేయాలి మరియు సిగ్నల్ మాత్రమే తిరిగి పొందాలి తద్వారా మీరు స్పష్టంగా వినవచ్చు కాబట్టి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాబట్టి మన వద్ద ఉన్నదాన్ని మీరు గుర్తుచేసుకుంటే ఇంతకుముందు చూసినప్పుడు సిగ్నల్ నుంచి నాయిస్ నిష్పత్తిని చూశాము మరియు తర్వాత విషయం సీఎంఆర్ఆర్ గురించి తెలుసుకుందాం సీఎంఆర్ఆర్ అంటే ఏమిటి సీఎంఆర్ఆర్ అనేది సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తి అధిక సీఎంఆర్ఆర్ ఉంటే మెరుగైన సిగ్నల్ పనితీరు ఉంటుంది శబ్ద సిగ్నల్ నిష్పత్తి అధికంగా ఉంటే ఎలక్ట్రానిక్ పనితీరు మెరుగ్గా ఉంటుంది కాబట్టి ఈ సిద్ధాంతంలో లేదా త్వరగా మీరు నాయిస్న్ని నిర్వచించాలనుకుంటే నాయిస్ విద్యుత్ సిగ్నల్లో యాదృచ్ఛిక హెచ్చుతగ్గులు తప్ప మరొకటి కాదు అని మీరు చెప్పవచ్చు ఇప్పుడు విద్యుత్ సంకేతాల రకలు విద్యుత్ సిగ్నల్లో ఉండే నాయిస్ ఏమిటో చూద్దాం కాబట్టి మీరు స్లైడ్ను చూసినట్లయితే నాయిస్ పూర్తిగా యాదృచ్ఛిక సిగ్నల్ తక్షణ విలువ లేదా తరంగ రూపంలోని దశను ఏ సమయం లో అయినా ఊహించలేము ఇప్పుడు బాహ్య అంతర్గత నాయిస్ ఏమిటో చూద్దాం మీరు బాహ్య నాయిస్ అంతర్గత నాయిస్న్ని చూస్తారు కాబట్టి నాయిస్ ఆప్ యాoప్ పైభాగంలో దాని అనుబంధ నిష్క్రియాత్మక భాగాల నుండి అంతర్గతంగా లేదా సర్క్యూట్ బాహ్య వనరులు చేత విధించడం వల్ల ఉత్పత్తి అవుతుంది కాబట్టి నాయిస్న్ని ఆప్ యాoప్ లో నిరోధక భాగాల సహాయంతో లేదా మీరు బాహ్య వనరులను ఉపయోగించి విభిన్న రకాల సర్క్యూట్ రూపకల్పన చేసినప్పుడు అది ఉత్పత్తి అవుతుంది సర్క్యూట్కు లేదా నాయిస్నికి వర్తించే సిగ్నల్లో ఉన్న నాయిస్న్ని బాహ్యశబ్దo సూచిస్తుంది సిస్టమ్ మైదానంలో ప్రసరింప బడటం లేదా మరొక మార్గాల ద్వారా సర్క్యూట్లోకి ప్రవేశపెట్టబడింది వాటిలో ఒకటి వ్యవస్థలోని జాడలు మరియు భాగాల నుండి అనేక యాంటెన్నాలు పొందుతాయి కాబట్టి ఈ నాయిస్తో మన జీవితాన్ని కష్టతరం చేయనివ్వకండి కాబట్టి మేము ఈ సర్క్యూట్ మీకు చెప్తాము మీకు ఈ సర్క్యూట్ లో ఆప్ ఆంప్ ని కలిగి ఉంది మీరు ఫంక్షన్ జెనరేటర్ నుండి సిగ్నల్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ బాహ్య మూలం నుండి ఉత్పన్నమయ్యే ఈ సిగ్నల్ లో సర్క్యూట్లో నాయిస్ పరిచయం కావచ్చు ఆప్ యాoప్ లో అనుబంధ నిష్క్రియాత్మకత భాగాలు ద్వారా ఉత్పన్నమయ్యే నాయిస్ ఉంటుంది కానీ ఫంక్షన్ జెనరేటర్ నుండి బాహ్య నాయిస్ బయటకు వచ్చే అవకాశం ఉంది మరియు ఆప్ యాoప్ కి ఇవ్వబడింది కాబట్టి మనo అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం అంతర్గత నాయిస్ రకాలను గురించి మాట్లాడినప్పుడు అనేక రకాల అంతర్గత శబ్దలు ఉన్నాయి మనం నిర్వచనాన్ని అర్థం చేసుకుంటాము మరియు మనం నాయిస్ అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ మాత్రమే చూస్తాము మనం అంతర్గత నాయిస్ గురించి మాట్లాడేటప్పుడు థర్మల్ నాయిస్ షార్ట్ నాయిస్ ఫ్లిఖర్ నాయిస్ భరష్ట్ నాయిస్ మరియు హిమపాతం నాయిస్ అని ఉన్నాయి కాబట్టి ఈ నాయిస్లలో కొన్ని లేదా అన్నీ తయారీలలో ఉండవచ్చు సిస్టమ్కు ఇది నాయిస్ కారకాన్ని సూచిస్తుంది చాలా సందర్భాలలో ప్రభావాలను వేరు చేయడానికి సాధ్యం కాదు కానీ సాధారణ కారణాలను తెలుసుకోవడం డిజైనర్ ఆప్టిమైజ్ చేయడానికి ఆసక్తి ఉన్నా ప్రత్యేక బ్యాండ్విడ్త్లో నాయిస్న్ని తగ్గించడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ నాయిస్ అంతా సిస్టమ్లో ఉండవచ్చు మరియు ఉండకపోవచ్చు సంభవించే నాయిస్ యొక్క ప్రభావాన్ని తొలగించడం సాధ్యం అవ్వదు ఎందుకంటే ఇది నాయిస్ యొక్క ప్రభావాన్ని సిస్టమ్ పై వేరుచేయడం వలన సంభవిస్తుంది కానీ ఇవి సిస్టమ్లో కనీసం ఉండే నాయిస్లు అని మనకు తెలిస్తే ఆసక్తి బ్యాండ్ వరకు అయినా మనం ఫిల్టర్లను చూశాము మరియు ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ అని చెప్పండి ఇది మన ఆసక్తికి సంబంధించిన బ్యాండ్ అవుతుంది కాబట్టి కనీసం ఈ ప్రత్యేక బ్యాండ్ లోనాయిస్ కనిష్టంగా ఉండే విధంగా మనం డిజైన్ను ఆప్టిమైజ్ చేయవచ్చు కాబట్టి ఇది మళ్ళీ ఒక ఉదాహరణ సర్క్యూట్ డిజైనర్ సర్క్యూట్ యొక్క డిజైన్ ని కనిష్టంగా ఉండేలా చూడాలి నాయిస్ ని తగ్గించే విధంగా సర్క్యూట్ ని ఆప్టిమైజ్ చేయాలి కాబట్టి నాయిస్ రకాలు ఏమిటో చూద్దాం మొదటి నాయిస్ థర్మల్ నాయిస్ కాబట్టి ఈ నాయిస్ ఛార్జ్ క్యారియర్లు సాధారణంగా ఎలక్ట్రికల్ కండక్టర్ లోపల ఎలక్ట్రాన్ల యాదృచ్ఛిక ఉష్ణ కదలిక ల ద్వారా ఉత్పత్తి అవుతుంది కదలిక వోల్టేజ్తో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది అంటే మీరు సంపూర్ణమైన సున్నా కదలికను చూస్తారు స్వల్ప తాపన ఎలక్ట్రాన్ల యొక్క యాదృచ్ఛిక హెచ్చుతగ్గులు లేదా కదలికను కలిగిస్తుంది నేను ఎక్కువ వేడిని వర్తింపజేస్తే అది మరింత యాదృచ్ఛికంగా మారుతుంది కాబట్టి ఈ యాదృచ్ఛిక ఎలక్ట్రాన్ లేదా ఛార్జీల కదలికలు నాయిస్నికి కారణం అవుతాయి ఇప్పుడు శక్తి సాంద్రత ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం దాదాపుగా తెల్ల నాయిస్కి సమానం అవుతుంది ఉష్ణ నాయిస్ కారణంగా ఆర్ ఎం ఎస్ వోల్టేజ్ బ్యాండ్విడ్త్ డెల్టా పై నిరోధక R ను ఉత్పత్తి చేస్తుంది ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడింది దీనిని మీరు అర్థం చేసుకోవాలి లేదా మీరు ఈ సమీకరణాన్ని గుర్తుంచుకోవాలి మనం ఈ సమీకరణాన్ని పొందడం కాదు కానీ చివరికి మీరు ఈ సమీకరణాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి నాయిస్ వోల్టేజ్ డెల్టా ఇంటూ 4 k B T R యొక్క రూట్ కి సమానంగా ఉంటుంది ఇక్కడ నిరోధకo నుండి నాయిస్ దాని నిరోధకతకు మరియు ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు నిరోధకతను తగ్గించినప్పుడు ఉష్ణ నాయిస్ విలువలు కూడా తగ్గుతాయి కాబట్టి మనం థర్మల్ నాయిస్ గురించి మాట్లాడేటప్పుడు అది నాయిస్ క్యారియర్ల కదలిక ద్వారా సృష్టించబడింది రెండవది మనం వేడిని ఎక్కువ చేస్తే లేదా ఉష్ణోగ్రత పెంచుకుంటే నాయిస్ పెరుగుతుంది నిరోధక విలువ ఎక్కువగా ఉంటే నాయిస్ పెరుగుతుంది నిరోధక విలువను తగ్గించడం వల్ల థర్మల్ నాయిస్ కూడా తగ్గుతుంది మరియు మీరు ఈ సమీకరణాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు థర్మల్ నాయిస్ యొక్క ఉదాహరణ గురించి చూద్దాం కాబట్టి నాకు అలాంటి ఉదాహరణ ఇస్తే 1 హెర్ట్జ్ యొక్క బ్యాండ్విడ్త్ మరియు ఇంపెడెన్స్ 50 ఓం కోసం గది ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ నాయిస్న్ని లెక్కించండి ఇది మనకు ఇచ్చిన సమస్య కాబట్టి మనం పరిష్కారం ఎలాకనుగొనవచ్చోచూద్దాం థర్మల్ నాయిస్ వోల్టేజ్ V అనేది 4 k B T R యొక్క రూట్కి సమానం ఇక్కడ k అనేది బోల్జ్మన్ స్థిరాంకం T 300 కెల్విన్ B 1 హెర్ట్జ్ R 50 ఓంలు ఇది 1 హెర్ట్జ్ ఇవ్వబడింది 50 ఓం ఇవ్వబడింది బోల్ట్జ్మాన్ స్థిరాంకం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి గది ఉష్ణోగ్రత మేము 27 డిగ్రీలుగా పరిగణించాము కాబట్టి 300 కెల్విన్ నాయిస్ వోల్టేజ్ ఏమీ లేదు కానీ దాని రూట్ మొత్తం సరేన అంటే ఈ చిహ్నాన్ని ఉపయోగించనవసరం లేదు ఈ చిహ్నాన్ని ఇలా రాయండి మీరు రూట్ లోపల ఇలా వ్రాస్తే x y z విలువను x y z కు సమానం అని భావించండి కాబట్టి మీరు దీనిని చూసినప్పుడు ఇక్కడ గుర్తు ఇది రూట్ లోపల ఉంది అని అర్ధం కాబట్టి 4 యొక్క మూలం కింద కాబట్టి 4 k లోకి ఉంటుంది k బోల్ట్జ్మాన్ స్థిరాంకం into కెల్విన్లో ఉష్ణోగ్రత into బ్యాండ్విడ్త్ into నిరోధకత ఇక్కడ చూడండి 4 k బోల్ట్జ్మాన్ స్థిరాంకం ఉష్ణోగ్రత బ్యాండ్విడ్త్ నిరోధకత కాబట్టి నేను దీన్ని వర్తింపజేస్తే నేను ఈ విలువలను వ్రాస్తే నాయిస్ వోల్టేజ్ 0 455 అని తెలుసుకోవచ్చు ఇది థర్మల్ నాయిస్ ఎందుకంటే ఈ ప్రత్యేక సమస్య కాబట్టి ఇది ఒక ఉష్ణ నాయిస్ యొక్క ఉదాహరణ ఇప్పుడు షాట్ నాయిస్ షాట్ నాయిస్ అని పిలువబడే మరొక నాయిస్న్ని చూద్దాం కాబట్టి షాట్ నాయిస్ పేరు ఏమిటి షాట్ నాయిస్ అని కూడా పిలువబడే షాట్కీ నాయిస్ యొక్క షాట్ దీనిని క్వాంటం నాయిస్ అని కూడా అంటారు షాట్ నాయిస్ అని కూడా పిలువబడే షాట్కీ నాయిస్ యొక్క షాట్ దీనిని క్వాంటం నాయిస్అని కూడా అంటారు ఇది యాదృచ్ఛికంగా కండక్టర్లో చార్జ్డ్ క్యారియర్ల కదలికలో హెచ్చుతగ్గులు ద్వారా సంభవిస్తుంది మీరు జంక్షన్లో సంభావ్య శక్తిని చూస్తారు N మరియు P ఉంటే జంక్షన్ నుండి సంభావ్య శక్తి ఉంటుంది తరువాత ఏమి జరుగుతుంది ఛార్జ్ చేసిన క్యారియర్ల యొక్క కదలికలో యాదృచ్ఛిక హెచ్చుతగ్గులు ఉన్నాయి ఈ యాదృచ్ఛిక హెచ్చుతగ్గులు కండక్టర్ N లో ఛార్జ్ క్యారియర్లు ఎలక్ట్రాన్లు P లో హోల్స్ కాబట్టి అది ఏమి జరుగుతుంది కదలికలో యాదృచ్ఛిక హెచ్చుతగ్గుల ద్వారా ఇది షాట్ నాయిస్నికి కారణమవుతుంది షాట్ నాయిస్ ఎల్లప్పుడూ కరెంట్ ప్రవాహంతో ముడిపడి ఉంటుంది మరియు కరెంట్ ప్రవాహం ఆగినప్పుడు అది ఆగిపోతుంది కాబట్టి ఇది మేము కరెంట్ ప్రవాహం వర్తించనప్పుడు కూడా అది ఉన్న థర్మల్ నాయిస్ వంటిది కాదు ఇది కేవలం ఉష్ణ నాయిస్ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది కానీ షాట్ నాయిస్ మాత్రమే కరెంట్ ప్రవాహం ఉన్నప్పుడు అమలులోకి వస్తుంది షాట్ నాయిస్ ఉష్ణోగ్రత షాట్ నాయిస్ నుండి స్వతంత్రంగా ఉంటుంది స్పెక్ట్రల్లీ ఫ్లాట్ లేదా ఏకరీతి శక్తి సాంద్రత కలిగి ఉంటుంది అనగా పౌనపుణ్యముకి పవర్ డెన్సిటీ ప్లాట్ చేసినప్పుడు స్థిరమైన విలువను కలిగి ఉంది కాబట్టి మీరు పౌనపుణ్యముకి షాట్ నాయిస్న్ని ప్లాట్ చేసినప్పుడు మీకు అది ఉన్నట్లు తెలుస్తుంది స్థిరమైన విలువ సరే తదుపరిది షాట్ నాయిస్ ఏదైనా కండక్టర్లో ఉంటుంది షాట్ నాయిస్ ఏదైనా కండక్టర్లలో ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం మన తదుపరిదాన్ని ఫ్లికర్ నాయిస్ చూద్దాం ఆపై భరష్ట్ నాయిస్ చూస్తాము కాబట్టి ఏమిటి ఫ్లికర్ అంటే ఏమిటి ఫ్లికర్ నాయిస్న్ని 1 f నాయిస్ అని కూడా అంటారు దీని మూలం ఒకటి భౌతిక శాస్త్రంలో పురాతన పరిష్కారం కాని సమస్య మనకు తెలియని చోట నుండి చూడండి ఇది అన్ని క్రియాశీల మరియు నిష్క్రియాత్మక భాగాలలో ఉంటుంది ఇది సెమీకండక్టర్ల నిర్మాణం యొక్క స్ఫటికాకారంలో ఉన్న అసంపూర్ణతకు సంబంధించినది కావచ్చు మెరుగైన ప్రాసెసింగ్ కోసం దానిని తగ్గించాలి కాబట్టి దాని అర్థం ఏమిటి స్ఫటికాకార నిర్మాణం అంటే ఏమిటో మనం చూసినప్పుడు స్ఫటికాకార నిర్మాణం సిలికాన్లో చెప్పనివ్వండి ఇది ఒక ధోరణి స్ఫటికాకార నిర్మాణం కానీ ఎలా స్ఫటికాకార నిర్మాణాలు అంటే స్ఫటికాకార నిర్మాణంలో లోపాలు ఉంటే అది మనకు కారణం కావచ్చు కానీ ఇది సిద్ధాంతం మాత్రమే ఇది ఫ్లికర్ నాయిస్ యొక్క ఉత్పత్తికి కారణం కావచ్చు కాని మెరుగైన పదార్థ ప్రాసెసింగ్ మెరుగైన ప్రాసెసింగ్స్ఫటికాకార నిర్మాణాన్ని లేదా స్ఫటికాకార నిర్మాణంలో అసంపూర్ణతను తగ్గించడం ద్వారా ఫ్లికర్ నాయిస్న్ని తగ్గిస్తుంది కాబట్టి ఫ్లికర్ నాయిస్ యొక్క కొన్ని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం కాబట్టి ఫ్లికర్ నాయిస్ పెరిగితే పౌనపుణ్యము తగ్గుతుంది చూడండి ఎందుకంటే మనం కనుగొన్నది మనం పౌనపుణ్యము పెంచినప్పుడు ఫ్లికర్ నాయిస్ తగ్గుతుంది లేదా మనం పౌనపుణ్యము పెంచినప్పుడు ఫ్లికర్ నాయిస్ తగ్గుతుంది అందుకే దానిని 1fనాయిస్ అంటారు నీవు 1fనీ చూడవచ్చు ఇది ఎలక్ట్రానిక్ పరికరాల్లో DC కరెంట్తో అనుబంధించబడింది ఇది అష్టపదిలో లేదా ప్రతిదానిలో లేదా దశాబ్దం లో ఒకే శక్తి కంటెంట్ కలిగి ఉంటుంది భరష్ట్ నాయిస్ ఉన్న తదుపరిదాన్ని చూద్దాం భరష్ట్ నాయిస్ అంటే ఏమిటి భరష్ట్ నాయిస్ రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిల మధ్య పరివర్తన వంటి ఆకస్మిక దశ అవుతుంది ఇది సెమీకండక్టర్ పదార్థం మరియు భారీ అయాన్ ఇంప్లాంట్లు లో అసంపూర్ణతకు సంబంధించినది మరియు భారీ అయాన్ ఇంప్లాంటేషన్ ఉంది మీరు చూస్తారు లేదా అనేక వందల మైక్రో వోల్ట్ల వరకు ఎక్కువ భరష్ట్ నాయిస్ అనేక మిల్లీసెకన్ల కోసం ఉందని మీరు కనుగొంటారు భరష్ట్ నాయిస్ మీరు చూసే 100 హెర్ట్జ్ కంటే తక్కువ రేటుతో పాపింగ్ నాయిస్ చేస్తుంది అందువల్ల ఇది పేలినట్లు అనిపిస్తుంది స్పీకర్ ద్వారా వినినప్పుడు ఇది పాప్కార్న్ పాపింగ్ లాగా అనిపిస్తుంది మరియు అందువల్ల పాప్కార్న్ నాయిస్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇది అసంపూర్ణ సెమీకండక్టర్కు సంబంధించినది ఇది భారీ అయాన్ ఇంప్లాంట్లు కలిగి ఉంది ఇది అకస్మాత్తుగా పరివర్తన వంటి దశ మరియు వోల్టేజ్ 100 మైక్రోవోల్ట్ల వరకు ఉన్నప్పుడు చాలా మిల్లీసెకన్లు వరకు ఉంటుంది కాబట్టి మీరు స్పీకర్ను కనెక్ట్ చేసినప్పుడు మరియు మీరు100 రేటుతో పాపింగ్ నాయిస్న్ని వింటారు 100 హెర్ట్జ్ పౌనపున్యం కంటే తక్కువ మరియు పాప్ కార్న్ మాదిరి దాని ధ్వని కారణంగా దీనిని పాప్కార్న్ నాయిస్ అని కూడా పిలుస్తారు దీనిని పాప్కార్న్ నాయిస్ అని కూడా అంటారు తక్కువ భరష్ట్ నాయిస్ శుభ్రమైన పరికర ప్రాసెసింగ్ను ఉపయోగించడం ద్వారా సాధించవచ్చు అందువల్ల ఇది డిజైన్ నియంత్రణకు మించినది ఇది భరష్ట్ నాయిస్ గురించినది ఇప్పుడు మీ అవలాంచ్ నాయిస్ అయిన మరో రకమైన నాయిస్న్ మీరు తెలుసుకోవాలి కాబట్టి అవలాంచ్ నాయిస్ అంటే ఏమిటి రివర్స్ బ్రేక్డౌన్ మోడల్లో పిఎన్ జంక్షన్ పనిచేసేటప్పుడు అవలాంచ్ నాయిస్ సృష్టించబడుతుంది కాబట్టి జంక్షన్ క్షీణత ప్రాంతంలో బలమైన రివర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రభావంతో ఏమి జరుగుతుంది ఎలక్ట్రాన్లకు తగినంత గతి శక్తి ఉంటుంది అవి క్రిస్టల్ లాటిస్ యొక్క అణువులతో ఢీ కొంటాయి మరియు అదనపు ఎలక్ట్రాన్ జతను ఏర్పరుస్తుంది మీరు ప్రాంతాన్ని క్షీణించినప్పుడు మీరు చూస్తారు ఎలక్ట్రాన్ తగినంత కైనెటిక్ శక్తిని కలిగి ఉంటుంది మరియు స్ఫటికాలతో ఢీకొనడం వలన మీరు ఇక్కడ స్ఫటికాలతో ఢీకొంటున్నారని మరియు ఇది విరుచుకుపడుతుందని మీరు చూడవచ్చు ఎలక్ట్రాన్లు మరింత ఎలక్ట్రాన్లు మరియు అదనపు ఎలక్ట్రాన్ హోల్ జతను ఏర్పరుస్తాయి ఈ ఢీకొనడం పూర్తిగా యాదృచ్ఛికంగా మరియు షాట్ నాయిస్ మాదిరిగానే యాదృచ్ఛిక కరెంట్ pulsesను ఉత్పత్తి చేస్తుంది కానీ ఇది చాలా ఎక్కువ తీవ్రమైనది రివర్స్డ్ బయాస్డ్ జంక్షన్ యొక్క క్షీణత ప్రాంతంలో ఎలక్ట్రాన్లు మరియు హోల్లు తగినంతగా పొందినప్పుడు అవలాంచ్ ప్రభావాన్ని కలిగించే శక్తి యాదృచ్ఛిక శ్రేణి పెద్ద నాయిస్ వచ్చే స్పైక్ లు ఉత్పత్తి చేయబడతాయి నాయిస్ యొక్క పరిమాణం పదార్థంపై ఆధారపడటం వలన ఊహించడం కష్టం కాబట్టి అది సెమీకండక్టర్ పదార్థంపై ఆధారపడి ఉంటుంది ఇది పదార్థం యొక్క రకాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా థర్మల్ నాయిస్ మాత్రమే మనం చూశాము ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది ఇది ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది తరువాత మనం షాట్ నాయిస్ చూశాము భరష్ట్ నాయిస్ చూశాము పాప్కార్న్ నాయిస్ ను చూశాము మనం అవలాంచ్ నాయిస్న్ని సరిగ్గా చూశాము కాబట్టి ఇది ఈ ప్రత్యేకమైన ఉపన్యాసంకు ముగింపు అవుతుంది ఇది మా ఉపన్యాసం సంఖ్య 12 ఓసిలేటర్లు మరియు నాయిస్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మీరు చదివిన తర్వాత నాయిస్ల రకాలు ఏమిటో ఎక్కడ నాయిస్లు సృష్టించబడతాయి మరియు మీరు ఎలా పరిష్కరించగలరు మీరు ఎలా పరిష్కరించగలరు లేదా అక్కడ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో నాయిస్ ఉంటే ఎలా కనుగొనగలరు తెలుసుకోవచ్చు మీ హోంవర్క్ ద్వారా ఏదైనా చేయండి నాయిస్ ఎలా సరిగ్గా ఉత్పత్తి అవుతుందో మీరే అర్థం చేసుకోండి కాబట్టి తరువాతి తరగతిలో మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క డేటా షీట్ను త్వరగా చూస్తాము మరియు మనం డేటా షీట్లో కొన్ని పారామితులను చూస్తాము వాటిలో కొన్ని ఈ మొత్తం కోర్సులో ఇప్పటికే చర్చించబడ్డాయి మీరు డేటాను తెరిచినప్పుడు మీరు దాన్ని కనుగొంటారు కొన్ని ఇతర అదనపు పారామితులను మనం చర్చిస్తాము మరియు తరువాత మనకు చివరి ఉపన్యాసం ఉంటుంది అది మా రీకాల్ ఉపన్యాసం అవుతుంది ఇది మనం మొదటి తరగతి నుండి ఇప్పటి వరకు చేసినదానిని కలిగి ఉంటుంది కానీ కొంచెం వేగవంతమైన మోడ్ లో ఉంటుంది కాబట్టి మనం ఇప్పటివరకు చేసిన పనులను మీరు గుర్తుకు తెచ్చుకోండి ఆ తరువాత మనకు ప్రయోగాత్మక తరగతులు ఉంటాయి ఆ తరువాత ప్రయోగాత్మక తరగతులు ఎక్కడ ఉంటాయి బ్రెడ్బోర్డ్లో సర్క్యూట్ను ఎలా అమలు చేయాలో మరియు సిములింక్ను ఎలా ఉపయోగించాలో నేను మీకు చూపిస్తాను కొన్ని సర్క్యూట్ల పరీక్షించాలి వోల్టేజ్ను వర్తింపచేయడానికి మనం లైబ్రరీ నుండి భాగాలు సేకరిస్తాము మనం వర్తించే సర్క్యూట్ను రూపొందించడానికి ఈ భాగాలను అటాచ్ చేస్తాము సిగ్నల్ మరియు సిములింక్లోని ఓసిల్లోస్కోప్ను ఉపయోగించి అవుట్పుట్లో మార్పు ఏమిటో మీరు చూస్తారు ఇది కేవలం అనుకరణ సాఫ్ట్వేర్ కానీ మనం బ్రెడ్బోర్డును ఉపయోగించి ఓసిల్లోస్కోప్ ఫ్రీక్వెన్సీ జెనరేటర్ మరియు డిసి విద్యుత్ సరఫరా మూడు పరికరాలు మాత్రమే ఉపయోగించి మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్కు సంబంధించిన అనేక రకాల సర్క్యూట్లు అధ్యయనం చేస్తాము కాబట్టి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రత్యేక ఉపన్యాసం చదవండి నేను మిమ్మల్ని తదుపరి ఉపన్యాసంలో కలుస్తాను